అందరికీ నమస్కారం గత ఉపన్యాసం లో మనం ఫిల్టర్ల గురించి చర్చ ప్రారంభించాము కాబట్టి గత ఉపన్యాసం లో మనం చర్చించిన వాటితో త్వరగా ప్రారంభిద్దాం కాబట్టి మనం ఐడియల్ ఫిల్టర్ ప్రతిస్పందన తో ప్రారంభించాము c వరకు ఉన్న అన్ని ప్రీక్వెన్సీలను అనుమతించిన ఐడియల్ లో పాస్ ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన ఇక్కడ ఉంది మరియు c తర్వాత ఉన్న అన్ని ఇతర ప్రీక్వెన్సీలను బ్లాక్ చేస్తుంది హై పాస్ ఫిల్టర్ c కి మించిన అన్ని ఎగువ ప్రీక్వెన్సీలను అనుమతిస్తుంది బ్యాండ్ పాస్ ఫిల్టర్ c1 మరియు c2 మధ్య ఉన్న అన్ని ప్రీక్వెన్సీలను అనుమతిస్తుంది మరియు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లేదా బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ c1 మరియు c2 మధ్య ఉన్న అన్ని ప్రీక్వెన్సీలను బ్లాక్ చేస్తుంది అప్పుడు మనం RC ఫిల్టర్ యొక్క సరళమైన ఉదాహరణ ను చూశాము మరియు మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద RC ఫిల్టర్ను ఉపయోగించము అని నేను ప్రస్తావించాను ఎందుకంటే ఈ R ఇక్కడ అదనపు లాసెస్ ఇస్తుంది కాబట్టి RC ఫిల్టర్ను ఉపయోగించటానికి బదులుగా మనం సాధారణం గా ఇండక్టర్ మరియు కెపాసిటర్ లను ఉపయోగిస్తాము కాబట్టి ఒకరు కెపాసిటర్తో ప్రారంభించి ఆపై ఇండక్టర్కు వెళ్ల వచ్చు లేదా ఇండక్టర్తో ప్రారంభించి తరువాత కెపాసిటర్కు వెళ్ళ వచ్చు కాబట్టి ఇప్పుడు మన లక్ష్యం ఈ g పారామితులు g1g2g3 మరియు మొదలైనవి కనుగొనడం అప్పుడు మనం నాలుగు రకాలైన రియలైజేషన్స్ ను చూశాము ఒకటి మాక్సిమల్లీ ఫ్లాట్ లేదా బటర్వర్త్ ఫిల్టర్ దాని ప్రతిస్పందన ఇక్కడ ఈ కర్వ్ ద్వారా ఇవ్వబడింది అప్పుడు మనం ఈక్విరిపిల్ లేదా చెబిషివ్ ఫిల్టర్ ని చూశాము దాని ప్రతిస్పందన పాస్ బ్యాండ్లో ఈక్విరిపిల్ కలిగి ఉంది మరియు బటర్వర్త్ ఫిల్టర్తో పోలి స్తే సాపేక్షం గా పదునైన ట్రాన్సిషన్ కలిగి ఉంది తరువాత మనం బెస్సెల్ ఫిల్టర్ను కూడా చూశాము కాని యాంప్లిట్సూడ్ ప్రతిస్పందన గమనించినట్లయితే అది చాలా తక్కువగా ఉందని మనం చూశాము ఏదేమైనా ఫేస్ ప్రతిస్పందన లు దాదాపుగా ఖచ్చితమైనవి కానీ ప్రతిస్పందన లు చాలా నెమ్మదిగా ఉన్న ఈ ప్రత్యేక కారణం వల్ల ప్రజలు చాలా అరుదుగా బెస్సెల్ ఫిల్టర్ను ఉపయోగిస్తారని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సాధారణం గా ఎలిప్టిక్ ఫిల్టర్ లు పాస్ బ్యాండ్లో ఈక్విరిపుల్స్ ని కలిగి ఉంటాయి అలాగే అవి స్టాప్ బ్యాండ్లో కూడా ఈక్విరిపుల్స్ ని కలిగి ఉంటాయి అయితే ఎలిప్టిక్ ఫిల్టర్ యొక్క ప్రయోజనం ఏమిటంటే పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్కు ప్రతిస్పందన ట్రాన్సిషన్ చాలా వేగం గా ఉంటుంది కాబట్టి అదే ఐదవ ఆర్డర్ ఇది మాక్సిమల్లీ ఫ్లాట్ కోసం ప్రతిస్పందన ఇది ఈక్విరిపిల్స్ కోసం ప్రతిస్పందన కానీ మాక్సిమల్లీ ఫ్లాట్ ఫిల్టర్ కోసం ప్రతిస్పందన మరింత పదును గా ఉంటుంది మరియు ఇది అలాంటి దే అవుతుంది మరియు తరువాత ఇక్కడ ఈ ప్రత్యేక ప్రాంతం లో కొన్ని రిపుల్స్ ఉంటాయి మరియు ఇక్కడ నుండి మనం 1 ఫ్రీక్వెన్సీ వద్ద అటెన్యుయేషన్ అనే మరొక విషయాన్ని నిర్వచించాము కాబట్టి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ c ఉంటే కాబట్టి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ 1వద్ద అటెన్యుయేషన్ సాధారణం గా ఎంత అని తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంత సిగ్నల్ ఇంటర్ఫేరెన్సు ఉండ వచ్చు దీని ద్వారా 20 డిబి లేదా 30 డిబి లేదా అంతకంటే ఎక్కువ అటెన్యుయేషన్ ఉండ వచ్చు మరియు ఫిల్టర్ యొక్క ఆర్డర్ ని ఈ ప్రత్యేక సమీకరణాన్ని ఉపయోగించి పొందవచ్చ ఇది రెండు వైపులా లాగ్ తీసుకొని n కోసం పరిష్కరించడము ద్వారా పొందవచ్చ అప్పుడు మనం g పారామితులను చూశాము కాబట్టి బటర్వర్త్ కోసం g పారామితులను ఎలా కనుగొనాలి కాబట్టి మనం g0gn 1 1 ని చూశాము ఇవి ఏమీ కాదు కానీ ఇన్ పుట్ మరియు అవుట్పుట్ సోర్స్ మరియు లోడ్ ఇంపెడెన్సులు మరియు gపారామితులకు అనుగుణంగా ఈ సాధారణ వ్యక్తీకరణ ను ఉపయోగించడం ద్వారా కనుగొనవచ్చు మరియు ఇవి ఐదవ ఆర్డర్ ఫిల్టర్ యొక్క విలక్షణ విలువ లు అని మనం చూశాము మరియు ఈ ప్రత్యేకమైన వ్యక్తీకరణ ను ఉపయోగించటానికి బదులుగా వివిధ g పారామితులు ఏమిటో తెలుసుకోవడానికి పట్టి కను ఉపయోగించవచ్చు కాబట్టి ఆ తరువాత మనం చేయవలసినది ఇంపెడెన్స్ స్కేలింగ్తో పాటు ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ చేయాలి మనం అలా ఎందుకు చేయాలంటే ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ ఇంపెడెన్స్ 1 కి సమానం గా ఉండాలి కనుక కానీ నిజానికి అయితే మనం ఒక సాదారణీకరించిన ఫ్రీక్వెన్సీ ω 1 గా తీసుకొన్నాము కానీ మనం ఫిల్టర్ ని కావలసిన ఫ్రీక్వెన్సీ తో డిజైన్ చేయాలి కాబట్టి చివరకు మనం ఇంపెడెన్స్ మరియు ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ మరియు g పారామితులు Lk లేదా Ck ద్వారా ఇచ్చినట్లు చూశాము మనం కొద్దిసేపట్లో ఉదాహరణ ను చూస్తాము కాబట్టి ఆ g పారామితులను ఇండక్టరు మరియు కెపాసిటర్ల కు సవరించాలి g పారామితులు విషయంలో కొంచెం విభిన్నంగా ఉంటుంది ఇది ఇండక్టర్ రియలైజ్ చేయడానికి మనం మల్టిప్లయ్ బై R0డివైడ్ బై c చేయాలి అయితే ఆ విషయాలు రియల్ కెపాసిటెన్స్ లో గ్రహించడం కోసం g పారామితులను డివైడ్ బై R0 మరియు c ఉంటుంది R0 మరియు c తో డివైడ్ చేయాల్సి ఉంటుంది తద్వారా రియల్ కెపాసిటన్సు ని పొందుతాము కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి 400 MHz యొక్క కటాఫ్ ఫ్రీక్వెన్సీ తో లొ పాస్ ఫిల్టర్ రూపకల్పన చేయడాన్ని ఉదాహరణ తో ప్రారంభిస్తాము మరియు మనకి 20 dB యొక్క అటెన్యుయేషన్ 1 GHz వద్ద కావాలి మరియు సోర్స్ ఇంపెడెన్సు మరియు లోడ్ ఇంపెడెన్సులు 50 ఓం ఇవ్వబడినవి కాబట్టి మనం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ఫిల్టర్ యొక్క ఆర్డర్ ఏమిటో మనం కనుగొనాలి కాబట్టి ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఫిల్టర్ n యొక్క ఆర్డర్ తెలుసుకోవడానికి మనం వ్యక్తీకరణ ను చూశాము కాబట్టి వివిధ విలువలను ప్రత్యామ్నాయం చేద్దాం కాబట్టిలాగ్ 1010 టు ద పవర్ A చేయండి A అంటే ఏమిటి 20 డిబి కాబట్టి మీరు సంఖ్యా విలువ గా మార్చరు ఆ మార్పిడి ఇక్కడ ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా జరుగుతుంది కాబట్టి 20 ఇక్క డే వస్తుంది అప్పుడు 1 కి ఒక GHz వద్ద 20 dB అటెన్యుయేషన్ కావాలి కాబట్టి MHz పరంగా ఇది 1000 డివైడ్ బై c ఇది 400 MHz కాబట్టి అది ఇక్కడ కు వస్తుంది కాబట్టి దీని యొక్క విలువ 2 51 గా వస్తుంది ఫిల్టర్ యొక్క ఆర్డర్ కోసం మనం రియల్ నంబర్ ను తీసుకుంటాము ఇక్కడ ఉన్న దానితో పోలి స్తే అధిక విలువ ను తీసుకో వాలి కాబట్టి మనం n విలువ ని 3 కి సమానం గా ఎన్నుకుంటాము కాబట్టి తరువాత దశ g పారామితులను కనుగొనడం కాబట్టి g0 విలువ gn 1 కు సమానమని మనకు తెలుసు ఇక్కడ n అనేది 3 కాబట్టి ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ సోర్స్ ఇంపెడెన్సులు 1 కి సమానం గా ఉంటాయి మనం తదుపరి లైన్ లో ఇంపెడెన్స్ స్కేలింగ్ మరియు ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ చేస్తాము తదుపరి స్టెప్ ఇప్పుడు g పరామితి ని కనుగొనడం కాబట్టి g1g2g3ఇక్కడ n విలువ 3 కి సమానంఇక్కడ ఈ విలువను ఇందులులో ఉంచినట్లైతే g పారామితుల విలువలు 1 2 1 వస్తాయి ఇప్పుడు ఇంపెడెన్స్ మరియు ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ చేద్దాం ఇక్కడ మనం మొదటి భాగాన్ని ఇండక్టర్గా తీసుకొన్నాము రెండవ ది కెపాసిటర్ మూడవ ది ఇండక్టర్ తీసుకున్నాము ఆపై మళ్ళీ మనం మొదటి భాగాన్ని కెపాసిటర్గా మరియు తరువాత ఇండక్టర్ మరియు కెపాసిటర్గా తీసుకొనే డిజైన్ను మీకు చూపిస్తాము కానీ ఈ డిజైన్ను ఇప్పుడు పరిశీలిద్దాం కాబట్టి L1 విలువ L3 కి సమానం కాబట్టి అక్కడ నేను R0వ్రాసాను కాని ఇక్కడ R0 విలువ Z0కి సమానం ఇది 50 గా ఇవ్వబడింది మరియు మనం g1విలువ g3 కు సమాన మని చూశాము కాబట్టి అది 1 కి సమానం c అంటే ఏమిటి కాబట్టి 2π x 400 MHz కాబట్టి దీనిని సరళీకృతం చేస్తే 19 9 nH వస్తుంది కెపాసిటెన్స్ కోసం g పరామితి మీరు గుర్తుచెసుకుంటే g2 విలువ 2 Z0 50 c 2πfcఉంది అది 400x106 కాబట్టిఅది 15 కాబట్టి ఇది 400 MHz కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మరియు 1 GHz వద్ద కనీసం 20 dB అటెన్యుయేషన్ యొక్క అవసరాన్ని తీర్చగల వాస్తవ సర్క్యూట్ కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన ను చూద్దాం కాబట్టి ఇక్కడ S21 యొక్క ప్రతిస్పందన ఇది లొ పాస్ ఫిల్టర్ మరియు ఇది ఇచ్చిన లొ పాస్ ఫిల్టర్ కి రిప్లెక్షన్ కోఎఫిషియంట్ కాబట్టి మొదట S21 ను చూద్దాం కాబట్టి మనం ఈ ప్రత్యేకమైన ఫిల్టర్ను 400 MHz యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తో రూపొందించాము ఇది 0 కాబట్టి మీరు ఇక్కడ నుండి 0 4 GHz ను చూస్తే మనం ఇక్కడ కు వెళ్తాము కాబట్టి ఇది క్రాస్ ఓవర్ పాయింట్ మరియు ఇది మైనస్ 3 డిబి కి అనుగుణంగా ఉంటుంది S21 మైనస్ 3 dB కి సమానంగా ఉంటుందని నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను తదనుగుణంగా S11 కూడా మైనస్ 3 dB కి సమానం గా ఉంటుంది మరియు సర్క్యూట్ ఇండక్టర్లు మరియు కెపాసిటర్ లను మాత్రమే కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి అందువల్ల ఈ ప్రత్యేక ఫిల్టర్లో ఇన్సర్షన్ లాస్ లేదు వాస్తవానికి ఇది ఐడియల్ ప్రతిస్పందన ఆచరణాత్మకం గా ఇండక్టర్స్ మరియు కెపాసిటర్లకు కొంత లాస్ ఉంటాయి కాబట్టి ప్రతిస్పందన ఖచ్చితం గా 0 dB గా ఉండ దు కానీ ఇది 0 1 dB లేదా 0 2 dB కావచ్చు ఇది ఇండక్టర్స్ లేదా కెపాసిటర్లలోని లాస్ లను బట్టి ఉంటుంది 1 GHz వద్ద ప్రతిస్పందన ఏమిటో చూద్దాం కాబట్టి 1 GHz వద్ద మీరు ఈ విలువ ను చూస్తే అది 24 dB కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని వాస్తవానికి మైనస్ 20 డిబి కోసం డిజైన్ చేశాము కానీ ఇది మైనస్ 24 డిబి గా ఇస్తుంది అని మీరు ఆశ్చర్యపో వచ్చు దానికి కారణం మైనస్ 20 డిబి 2 5 కి సమానమైన ఫిల్టర్ ఆర్డర్ కోసం పొందబడింది కానీ మీకు 2 5 ఉండ కూడదు కాబట్టి మనం అధిక విలువ ను తీసుకొన్నాము అంటే మనం మూడవ ఆర్డర్ ఫిల్టర్ తీసుకొన్నాము కాబట్టి మూడవ ఆర్డర్ ఫిల్టర్ ప్రతిస్పందన కోసం కొంచెం ఎక్కువ కోణీయంగా ఉంటుంది మనం ఐదవ ఆర్డర్ ని తీసుకుంటే ఈ ప్రతిస్పందన కోణీయంగా ఉంటుంది ఇక్కడ మనం 2 కి సమానం గా తీసు కుంటే ప్రతిస్పందన ఇక్కడ ఇలా ఉంటుంది మీకు కావలసిన 20 డిబి అటెన్యుయేషన్ లభించదు కాబట్టి కోరుకున్న అటెన్యుయేషన్ 20 మరియు మీరు 25 లేదా 30 లేదా 35 పొందుతుంటే అది అన్ని సమయాలలో ఆమోదయోగ్యమైనది కాబట్టి ఇప్పుడు రియలైజింగ్ యొక్క ప్రత్యామ్నాయ మార్గాన్ని చూద్దాం అంటే ఇక్కడ మొదటి ఎలిమెంట్ కెపాసిటర్గా తరువాత ఇండక్టర్ గా మరియు తరువాత కెపాసిటర్గా తీసుకోబడింది ఇంతకుముందు గుర్తు చేసుకున్నట్లైతే మనం మొదటి ఎలిమెంట్ ని ఇండక్టర్గా తీసుకొన్నాము తరువాత కెపాసిటర్ తరువాత ఇండక్టర్ కాబట్టి ఈ సందర్భం లో ఇప్పుడు ఏమి జరుగుతుంది g1విలువ g3 కి సమానం మరియు మనం ఇప్పుడు కెపాసిటిన్స్ ను రియలైజ్ చేస్తున్నాము కాబట్టి మనం కెపాసిటెన్స్ కోసం మనం దాని ని G పరామితి తో ప్రారంభిస్తాము దానిని Z0 మరియు cద్వారా డివైడ్ చేస్తాము కాబట్టి g1విలువ g3కి సమానం g3 విలువ 1 కి సమానం కాబట్టి Z0 అనేది 50 2πfc కాబట్టి అది 7 95 pF గా వస్తుంది అదేవిధంగాఇండక్టర్ యొక్క విలువ కనుగొనడానికి g2 పరామితి తో ప్రారంభిస్తాము దీనిని Z0 లేదా R0 తో గుణించి wc తో డివైడ్ చేయాలి కాబట్టి 2x50 డివైడెడ్ బై 39 8 nH అవుతుంది వాస్తవానికి మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను మునుపటి సర్క్యూట్తో పోల్చాలని నేను కోరుకుంటున్నాను మరియు మీరు ఈక్వివలెన్ట్ ఇండక్టెన్స్ మరియు ఈక్వివలెన్ట్ కెపాసిటెన్స్ను పరిశీలిస్తే అవి సిమిలర్ గా వస్తా యని మీరు చూస్తారు కాబట్టిమీరు దానిని సరిచూడాలని నేను కోరుకుంటున్నాను నేను చెప్పలకున్నది ఏమిటంటే మనం చూసిన ఒక కేసు ఇండక్టర్ కోసం ఇది 19 9 అని మరియు ఇది 19 9 అని మీకు చెప్తాను 9 ప్లస్ 19 8 nH కు సమానం కెపాసిటెన్స్ విలువ కోసం మీరు అదే విషయాన్ని ధృవీకరించవచ్చు సరే కాబట్టి ప్రతిస్పందన చూద్దాం కాబట్టి ప్రతిస్పందనలు సరిగ్గా ఒకే విధం గా ఉన్నాయని మీరు చూడ వచ్చు అస్సలు తేడా లేదు ఇప్పుడు నేను కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి మేము ఈ ప్రతిస్పందన లను ఎలా పొందగలం వాస్తవానికి ఈ ప్రతిస్పందన ADS సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేసాము కాని ప్రారంభం లో మేము ఉచితం గా లభించే సాఫ్ట్వేర్ను ఉపయోగించాము ఆ సాఫ్ట్వేర్ పేరు RFsim99 dot exe ఆ సాఫ్టువేర్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది మీరు దానిని ఫ్రీ గా డౌన్ లోడ్ చేసుకో వచ్చు మరియు వాస్తవానికిమీరు ఆ సాఫ్ట్వేర్ తొ ఏమి చేస్తారు కేవలం ఎనాలిసిస్ మాత్రమే చేయగలరు మరియు అప్పుడు మీరు డిజైన్ భాగాన్ని ఫిల్టర్ యొక్క సిములేషన్ చేయవచ్చు వాస్తవానికి మీరు ఏ రకమైన ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకుంటున్నారు లో పాస్ హై పాస్ లేదా బ్యాండ్ పాస్ అని చెప్పడం చాలా సులభం ఆపై మీరు ఏమి చేస్తారు మీరు ఫ్రీక్వెన్సీ ని ఇస్తారు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి అక్కడ ఫిల్టర్ యొక్క ఆర్డర్ ఏమిటో మీరు నిర్వచించాలి ఆ సాఫ్ట్వేర్ మీ కోసం ఫిల్టర్ ఆర్డర్ ని లెక్కించదు మరియు ఇది మీకు సమానమైన ప్రతిస్పందన ను ఇస్తుంది ఇది మీకు ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ల విలువ ను కూడా ఇస్తుంది ఇది సర్క్యూట్ రేఖాచిత్రాన్ని కూడా ఇస్తుంది మరియు మీరు నిజంగా వెళ్లి ఆ కాంపొనెంట్స్ని కూడా సవరించవచ్చు ఉదాహరణకు నేను మీకు ప్రస్తావించాను మీరు మార్కెట్కు వెళితే మీకు 7 95 pF విలువ కలిగిన కెపాసిటర్ లభించదు మీరు pF లేదా 7 pF వద్ద పొందవచ్చ లేదా 9 pF లేదా 10 pF కావచ్చు అదేవిధంగా మీరు 39 8 nH ను పొందకపోవచ్చు మీరు 40 nH పొందవచ్చ లేదా 39 nH కావచ్చు కాబట్టి మీరు చేయవలసినది ఏమిటి ఇవి డిజైన్ విలువ లు కానీ ఇవి ఆచరణాత్మక విలువ కాదు కాబట్టి మీరు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లోకి వెళ్లి ఆ నిర్దిష్ట భాగం పై డబుల్ క్లిక్ చేసి ఆపై మీరు ఇండక్టర్ విలువ ను మార్చవచ్చు లేదా కెపాసిటర్ విలువ ను మార్చవచ్చు మరియు తరువాత సిములేట్ చేయవచ్చు ప్రతిస్పందన ఏమిటో మీకు తెలుస్తుంది ఆపై ఆ విషయాలను సరిచూసుకోండి మరియు అది మీ అవసరానికి అనుగుణంగా ఉందా లేదా అనే దానిపై ఆధారపడి మీరు సవరణ ను కొనసాగించవచ్చు మరియు కొన్నిసార్లు మీరు ఇండక్టర్ల యొక్క కావలసిన విలువ ను గ్రహించడానికి సిరీస్లో లేదా పారలల్ లో ఇండక్టర్లను కలపాలి కెపాసిటర్ కోసం మీరు చేయగలిగేది అదే కావలసిన కెపాసిటెన్స్ విలువ ను గ్రహించడానికి మీరు సిరీస్ లేదా పారలల్ గా రెండు కెపాసిటర్ లను ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పుడు ఈక్విరిపుల్ ఫిల్టర్ అని కూడా పిలువబడే చెబిషెవ్ ఫిల్టర్ కోసం ప్రతిస్పందన ను చూద్దాం ఇప్పుడు లో పాస్ ఫిల్టర్ కోసం చెబిషెవ్ ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు బటర్వర్త్ ఫిల్టర్ కోసం మునుపటి కాన్ఫిగరేషన్తో పోల్చడానికి ప్రయత్నించండి కాబట్టి బటర్వర్త్ ఫిల్టర్ కోసం ఇది 12 అని మీరు చెబితే దీనిని 12 అని వ్రాయవచ్చు కాబట్టి బటర్వర్త్ విషయం లో ఈ వ్యక్తీకరణ Hjω21c2n 1 అయితే ఇక్కడ ఇది మనకు F0 కాంపొనెంట్ అలాగే C2n కాంపొనెంట్ ఉంది Hjω1F0Cn2c 1 2 కాబట్టి ఇది నిజంగా ω బై ωc గా రావడం లేదు కానీ ఇది ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఇక్కడ ఈ విభిన్న విషయాలు ఏమిటో చూద్దాం కాబట్టి Cnx అనేది ఆర్డర్ n కలిగి ఉన్న చెబిషెవ్ పొలినామియల్ మరియు ఈ చెబిషెవ్ పొలినామియల్ వాస్తవానికి రెండు వేర్వేరు పరిమితుల్లో నిర్వచించబడిందని మీకు చెప్తాను ఒక పరిమితి c కన్నా తక్కువ లేదా అది సాధారణీకరించబడితే 1 కన్నా తక్కువ కాబట్టి ఆ నిర్దిష్ట ప్రాంతం లో వైవిధ్యం కొసైన్ మరియు స్టాప్ బ్యాండ్ ప్రాంతం లో c కంటే ఎక్కువ లేదా మీరు నార్మలెైజ్ కేస్ 1 కంటే ఎక్కువ అని చెప్పవచ్చు ఈ చెబిషెవ్ పొలినామియల్ కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్ కాబట్టి n అనేది ఫిల్టర్ యొక్క ఆర్డర్ ముందు చెప్పినట్లు గా c కటాఫ్ ఫ్రీక్వెన్సీ మరియు F0అంటే ఏమిటి F0 పాస్ బ్యాండ్ రిపుల్స్ కి సంబంధించి స్థిరం గా ఉంటుంది వాస్తవానికి పాస్ బ్యాండ్లో మీకు ఎంత రిపుల్స్ కావాలో మీరు నిజంగా ఎంచుకోవచ్చు కాబట్టి మీరు తక్కువ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్ చూస్తే చాలా సందర్భాలలో మైనస్ 3 డిబి ని పాస్ బ్యాండ్ రిపుల్స్ వలె నిర్వచించారు కాని మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద దయచేసి మీకు చెప్పాలనుకుంటున్నాను మైనస్ 3 డిబి పాస్ బ్యాండ్ కోసం చెబిషెవ్ ఫిల్టర్ను ఎప్పుడూ రూపొందించకూడదు అలాగే దానికి కారణం S21 మైనస్ 3 డిబి కి S11 కూడా మైనస్ 3 డిబి కి అనుగుణంగా ఉంటుంది అంటే పాస్ బ్యాండ్లో సగం శక్తి తిరిగి ప్రతిబింబిస్తుంది సగం శక్తి మాత్రమే ట్రాస్మిట్ అవుతుంది కాబట్టి మనం మైక్రో వేవ్ ఫిల్టర్ రూపకల్పన చేసేటప్పుడు చాలా సందర్భాలలో 0 5 డిబి పాస్ బ్యాండ్ రిపుల్స్ కంటే ఎక్కువ చెబిషెవ్ ప్రతిస్పందన ను ఎప్పుడూ డిజైన్ చేయము 5 డిబిని ఎందుకు కట్ ఆఫ్ చేయాలి నిజానికి 0 5 dB పాస్ బ్యాండ్ రిపుల్స్ S11 కి సంబంధించి సుమారు మైనస్ 10 dB కి సమానం గా లేదా సుమారు VSWR 2 కి సమానం గా ఉంటుంది కాబట్టి F0 యొక్క ఎక్స్ప్రషన్ F010Lr 10 1 Lr పాస్ బ్యాండ్లో రిపుల్ అటెన్యుయేషన్ మరియు నేను చెప్పినట్లు గా దయచేసి Lr విలువ ని 3 dB గా తీసుకోకండి ఇది సాధారణం గా మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద తీసుకోకూడదు కేవలం తక్కువ ఫ్రీక్వెన్సీ లో జరుగుతుంది మనం తీసుకొనే సమయాల్లో ఎక్కువ భాగం Lr విలువ ను0 1 dB నుండి 0 5 dB వరకు ఉండ వచ్చు కాబట్టి ఈ చెబిషెవ్ పొలినామియల్స్ ఎలా సరళీకృతం చేయబడ్డాయి వాస్తవానికి ఇది సరళీకృత సంస్కరణ లో ఒకటి వాస్తవానికి కొసైన్ వేరిఏషన్ లేదా కాస్ హైపర్బోలిక్ వేరిఏషన్ గురించి కూడా ప్రస్తావించలేదు కాబట్టి ఇది చాలా సులభమైన విషయం ఏమిటో చూద్దాం C0x విలువ 1కి సమానం కాబట్టి అది C0 విలువ అప్పుడు Cn1 అంటే ఏమిటి ఇది 1 కి సమానం ఇది లాస్ట్ టర్మ్ మరియు సాధారణ టర్మ్ మరియు తరువాత ఇక్కడ ఇతర పారామితులు ఎలా ఉన్నాయో చూద్దాం కాబట్టి C1x ఇక్కడ x అంటే ఏమిటి x ఇక్కడ ఈ ప్రత్యేక టర్మ్ ద్వారా నిర్వచించబడింది మరియు ఈ సరళీకరణ దయచేసి గుర్తుంచుకోండి ఇది విలువ c కి సమానం కాబట్టిω విలువ ωc కి సమానం అయినప్పుడు ఈ టర్మ్ 1 కి సమానం కాబట్టి మీరు x విలువ 1 కి సమానం అని చెప్ప గలరు కాబట్టి C0ఏమిటి అది 1 అని మనకు ఇప్పుడు తెలుసు మనము C1x ఉపయోగించ వచ్చు ఇది x కి సమానం మరియు అన్ని ఇతర Cn పారామితులను ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ను ఉపయోగించి పొందవచ్చు నేను మీ కోసం దీన్ని సరళం గా చేస్తాను మనం n విలువ 2 కి సమానమైనది కనుగొనాలనుకుంటున్నామని చెప్పనివ్వండి C2 ఏమిటో కనుగొనాలనుకుంటున్నాము కాబట్టిn విలువ 2 కి సమానమైనది ఇది 2x2 1 C1 ఉంటుందని చూద్దాం కాబట్టి C1x C1x అంటే x కి సమానం కాబట్టి ఈ టర్మ్ 2 x మైనస్ Cn మైనస్ 2 విలువ 2 మైనస్ 2 విలువ 0 అవుతుంది కాబట్టి అది 1 అవుతుంది కాబట్టి C2x మరేమి కాదని 2x 1 అని మనం చెప్పగలం తర్వాత C3 ని మీరు ఎప్పుడు కనుగొనాలనుకుంటున్నారు C3గురించి మీకు ఏమి తెలుసు ఇది 2 ఉంటుంది మరియు ఇది ఒకటి ఉంటుంది మరియు నేను ఇప్పుడు C2ఎలా లెక్కించాలో చెప్పాను కాబట్టి మీరు ఈ విధంగా అన్ని రకాల Cn పారామితులను కనుగొన వచ్చు ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భం లో మీరు g పారామితులను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మాక్సిమల్లీ ఫ్లాట్ కోసం g పారామితులను కనుగొనడం అంత సులభం కాదు g పారామితులను తెలుసుకోవడానికి ఇక్కడ ఇంకా చాలా దశ లు అవసరం కాబట్టి ఇక్కడ ఈ దశ లు ఏమిటో చూద్దాం కాబట్టి g1 వ్యక్తీకరణ g1a1F2 కాబట్టిa1 అంటే ఏమిటి మీరు ఇక్కడ నుండి చూడ వచ్చు మీరు ఇక్కడ a1 విలువ ను కనుగొన వచ్చు F2అంటే ఏమిటి F2 అనే ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ను మీరు ఉపయోగించాలి కానీ ఈ వ్యక్తీకరణ లో F1 ఉంది కాబట్టి మీరు F1 కనుక్కోవాలి మరియు F1లో రిపుల్స్ లో లాసెస్ ఉన్నాయని మీరు చూడ వచ్చు లేదా మీరు రిపుల్స్ లో అటెన్యుయేషన్ ఉందని చెప్పవచ్చు మరియు ఒక కాట్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఉందని మీరు చూడ వచ్చు కాట్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఏమీ కాదు కాని కాస్ హైపర్బోలిక్ డివైడెడ్ బై సైన్ హైపర్బోలిక్ కాబట్టి మీరు g1 పారామితిని అలాగే ఇతర g పరామితి ని తెలుసుకోవడానికి సాధారణం గా ఈ లెక్కలు చేయాలి కాబట్టి మీరు ఇక్కడ నుండి చూడ వచ్చు మీరు gk కనుగొనాలంటే ak మైనస్ 1xak డివైడెడ్ బై bk మైనస్ 1xgk మైనస్ 1సరే కాబట్టి మీరు ఇక్కడ నుండి ak మరియు ఇక్కడ నుండి bk విలు వలను కనుగొనవచ్చు కాబట్టి మూడవ ఆర్డర్ చెబిషెవ్ లో పాస్ ఫిల్టర్ ను త్వరగా ఎలా డిజైన్ చేయాలో చూద్దాం కాబట్టి ఇక్కడ ఆర్డర్ నిర్వచించబడింది ఇది మీకు ఎల్లప్పుడూ ఇవ్వబడదు కాని మనం మూడవ ఆర్డర్ చెబిషెవ్ లో పాస్ ఫిల్టర్ను 0 05 dB యొక్క రిపుల్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాము కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1 GHz అనేది చాలా తక్కువ రిపుల్ విలువ అని మీరు చూడ వచ్చు కాబట్టి మునుపటి స్లైడ్లో ఇచ్చిన ఫార్ములాస్ ని మీరు ఉపయోగించవచ్చు కాబట్టి మొదట మనం F1 ని కనుక్కోవచ్చు తర్వాత మనం F2 ని కనుక్కోవచ్చు తర్వాత మనం a1 a2 b1తర్వాత g1 g3కనుక్కోవచ్చు అవి సమానమైన వి మరియు g2 g3కనుక్కోవచ్చు మీరు ఈ g పారామితులను కనుగొన్న తర్వాత మనం ఫ్రీక్వెన్సీ మరియు ఇంపెడెన్స్ స్కేలింగ్ను ఉపయోగించవచ్చు కాబట్టిఇండక్టర్ L1 విలువ L3 కు సమానమని g1విలువ g3కు సమానంగా అనుగుణంగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ విలువ 0 8794 మరియు ఇండక్టర్ యొక్క విలువ ను కనుగొనడానికి ఇక్కడ 50 ఓం ఉన్న ఇంపెడెన్స్తో గుణించాలి ఫ్రీక్వెన్సీ ద్వారా డివైడ్ చేయండి ఇది 1 GHz కాబట్టి అది 2πx1 GHz అవుతుంది ఇది 7 nH గా వస్తుంది కెపాసిటెన్స్ విలువ ను కనుగొనడానికి మీరు g2 పరామితి ని ఉపయోగిస్తారు కాబట్టి ఇది g2 డివైడెడ్ బై R0 లేదాZ0 50 ఓం x cవిలువ2π x 109 కాబట్టి అది ఇక్కడ ఈ విలువ గా వస్తుంది కాబట్టిపాస్ బ్యాండ్ లో 0 05 dB రిపుల్ ప్రతిస్పందన తో మూడవ ఆర్డర్ చెబిషెవ్ ఫిల్టర్కు ఇది వాస్తవ సర్క్యూట్ సిములేషన్ మరియు కటాఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 GHz కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన ను చూద్దాం ఇక్కడ ఇది ఫ్రీక్వెన్సీ వర్సెస్ S పారా మీటర్ ప్లాట్ అని మీరు చూడ వచ్చు కాబట్టి ఇదిS21యొక్క ప్లాట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడ వచ్చు ఇక్కడ చాలా తక్కువ ఫ్లిప్ ఉంది వాస్తవానికి ఆ ఫ్లిప్ ఇక్కడ 0 05 డిబి కి అనుగుణంగా ఉంటుంది ఇది ఇక్కడ కూడా కనిపించకపోవచ్చు మరియు తరువాత ఇది ప్రతిస్పందన కాబట్టి అది S21 ఇప్పుడు ఇది S11 యొక్క ప్రతిస్పందన ఈ ప్రతిస్పందన మాక్సిమల్లీ ఫ్లాట్ కంటే కొద్దిగా భిన్నం గా ఉందని మీరు చూడ వచ్చు వాస్తవానికి మాక్సిమల్లీ ఫ్లాట్ S11 విషయం లో ఇక్కడ ఇలా ఉంది కానీ ఇక్కడ వాస్తవానికి ఈ విలువ మైనస్ 20 dB కి అనుగుణంగా ఉంటుంది ఈ మైనస్ 20 డిబి వాస్తవానికి ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక సమయంలో రిపుల్స్ కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ తక్కువ డిప్ కు అనుగుణంగా S11 మైనస్ 20 dB కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం దీనిని మైనస్ 3 డిబి గా తీసుకున్నామని మీరు చెప్తారు అప్పుడు S11 కూడా మైనస్ 3 డిబిగా ఉంటుంది ఇది 0 5 డిబి అయి ఉంటే S11 మైనస్ 10 డిబి వరకు ఉండే ది ఇప్పుడు 1 GHz వద్ద ఈ ఫిల్టర్ను మనం రూపొందించామని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఇప్పుడు క్రాస్ ఓవర్ పాయింట్ వైపు చూడ వద్దు ఎందుకంటే క్రాస్ ఓవర్ పాయింట్ మైనస్ 3 డిబికి అనుగుణంగా ఉంటుంది గుర్తుంచుకోండి ఇది మాకు 0 05 dB రిపుల్స్ కోసం రూపొందించాము కాబట్టి ఈ 1 GHz కి అనుగుణంగా కాబట్టి ఇక్క డే 0 05 dB రిపుల్స్ చిత్రంలోకి వస్తాయి మరియు ప్రతిస్పందన ఇలా ఉంటుంది సరే ఇప్పుడు వాస్తవానికి మీకు ఇచ్చిన ఫార్ములాస్ ను ఉపయోగించడం ద్వారా మీరు లెక్కించవచ్చు లేదా ప్రత్యామ్నాయం గా మీరు ఈ టేబుల్ లని ఉపయోగించవచ్చు కాబట్టి ఇక్కడ 0 5 dB రిపుల్స్ కోసం ఇవ్వబడిన పట్టిక ఉంది N పారామితులు N విలువ 1 నుండి 10 కి సమానమైన g పారామితులు ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి మీరు నిజంగా తనిఖీ చేయ వచ్చు కాబట్టి ఫిల్టర్ యొక్క ఆర్డర్ మీద ఆధారపడి మీరు ఐదవ ఆర్డర్ ఫిల్టర్ ని డిజెైన్ చేయుచ్చు మీరు ఇక్కడ నుండి g పారామితులను లెక్కించవచ్చు g6 విలువ 1 కి సమానం ఇది టర్మినేటింగ్ ఇంపెడెన్స్ ఇప్పుడు మాథేయి యంగ్ మరియు జోన్స్ పుస్తకం ఉన్నట్లు కూడా నేను ప్రస్తావించాలనుకుంటున్నాను ఇది రిపుల్స్ యొక్క వివిధ విలువల కోసం ఈ పట్టిక లను చాలా ఇచ్చింది ఆపై మీరు ఆ పుస్తకాన్ని ఉపయోగించుకోవచ్చు g పారామితులు ఏమిటో తెలుసుకోండి లేదా మీరు g పారామితులు ఏమిటో తెలుసుకోవడానికి మునుపటి స్లైడ్లలో ఇచ్చిన ఫార్ములాస్ ను ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం ఒక పోలిక విషయం చూడబోతున్నాం కాబట్టి ఉదాహరణకు బటర్వర్త్ లేదా చెబిషెవ్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించి గ్రహించిన లో పాస్ ఫిల్టర్కు అవసరమైన ఆర్డర్ ఏమిటి కాబట్టి ఇక్కడ మనం కొంచెం భిన్నమైన సమస్య ను తీసుకుంటున్నాము కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కి సాపేక్షం గా దగ్గరగా ఉండే ఫ్రీక్వెన్సీ వద్ద పెద్ద అటెన్యుయేషన్ అవసరం ఇప్పుడు మేము ఒక పోలిక విషయం చూడబోతున్నాం కాబట్టి ఉదాహరణకు బటర్వర్త్ లేదా చెబిషెవ్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించి గ్రహించిన తక్కువ పాస్ ఫిల్టర్కు అవసరమైన ఆర్డర్ ఏమిటి కాబట్టి ఇక్కడ మేము కొంచెం భిన్నమైన సమస్య ను తీసుకుంటున్నాము కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కి సాపేక్షం గా దగ్గరగా ఉండే ఫ్రీక్వెన్సీ వద్ద పెద్ద అటెన్యుయేషన్ అవసరం కాబట్టి కావలసిన విలువ 30 dB అటెన్యుయేషన్ వద్ద బై cవిలువ 1 2 కు సమానం మా మునుపటి స్లైడ్లలో నేను దీనిని 1 గా పేర్కొన్నాను సరే కాబట్టి దయచేసి అదే విషయం గందరగోళం చెందకండి బై c లేదా మీరు 1 బై cచెప్పవచ్చు కాబట్టి ఇది 1 2 కి సమానమైన ఫ్రీక్వెన్సీ నిష్పత్తి అంటే మీరు ఈ విధం గా cవిలువ1 GHz కావచ్చు అని అనుకో వచ్చు అప్పుడు ఇది 2 GHz అయితే ఇది 1 2 GHz అవుతుంది అంటే విలువ 2 4 GHz కు సమానం కాబట్టి ఇప్పుడు 30 dB అటెన్యుయేషన్ కోసం మనం ఇప్పుడు దశల వారీ గా చూడ వచ్చు ఇంతకుముందు నేను మీకు n కోసం ఫార్ములా ఇచ్చాను కాని ఇప్పుడు ఆ ఫార్ములా చిత్రం లోకి ఎలా వస్తుందో అన్ని దశ లను మీకు చూపిస్తాను మరియు మీరు డెరివేషన్ చేయడానికి ఈ ఫార్ములా ను అన్ని సమయాలలో గుర్తుంచుకోనవసరం లేదు మీరు ఈ ప్రత్యేకమైన సాధారణ వ్యక్తీకరణ ను ఉపయోగించి చేయగలరు కాబట్టిHjω2విలువ 30 dB కి సమానం గా ఉండాలని మనం కోరుకుంటున్నాము ఇది వాస్తవానికి మైనస్ కాబట్టి మీరు 0 001 గా వచ్చే విలువను లెక్కిస్తారు మరియు దయచేసి ఇది square టర్మ్ అని గమనించండి ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్ ఇక్కడ ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు విభిన్న విలు వలను ప్రత్యామ్నాయం చేయండి కాబట్టి ఈ ఇక్కడ ఇది 0 001 1 డివైడెడ్ బై ω డివైడెడ్ బై c విలువ 1 ఇప్పుడు మీరు రెండు వైపులా లాగ్ తీసుకో వాలి కానీ మీరు లాగ్ తీసుకొనే ముందు మీరు ఈ వైపు తీసుకోండి ఇది ఇక్కడ డివైడ్ చేశాము కాబట్టి 1 డివైడెడ్ బై 0 001 విలువ 1000 అవుతుంది ఆపై ఇది ఈ వైపు వస్తుంది ఇది ట్రిపుల్ 9 అవుతుంది ఆపై లాగ్ తీసుకోండి సరే కాబట్టి అది 2n లాగ్ 1 2 అవుతుంది మరియు కుడి వైపు ఆ టైమ్ 999 అవుతుంది మరియు ఇప్పుడు మీరు ఈ n ను సరళీకృతం చేస్తే 18 94 అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన దానిని రియలైజ్ చేయడానికి మీకు 19 వ ఆర్డర్ బటర్వర్త్ ఫిల్టర్ అవసరం ఈ ప్రత్యేక ఉదాహరణ లో చెబిషెవ్ ఫిల్టర్ను ఉపయోగించడాన్ని మీరు గ్రహించాలనుకుంటే ఏమి జరుగుతుందో చూద్దాం మనం పాస్ బ్యాండ్లో 1 డిబి రిపుల్స్ ని భావించాము కాబట్టి Lrవిలువ 1 dB కి సమానం కాబట్టి ఇప్పుడు మొదట F0నులెక్కించండి F0 ఈ వ్యక్తీకరణ ద్వారాఇవ్వబడుతుంది Lr విలువ కు ప్రత్యామ్నాయం గా 1 ఉంచితే F0 దీనికి సమానం గా మీరు పొందుతారు ఇప్పుడు స్టాప్ బ్యాండ్లో నేను మీకు చెప్పాను Cn ఫంక్షన్ ఏమీ కాదు కాని కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్ కాబట్టి దీనికి వ్యక్తీకరణ ఇది కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి మనం అదే విషయం రాయడానికి Hjω2ఈ ప్రత్యేక వ్యక్తీకరణ 0 001 ద్వారా ప్రత్యామ్నాయం గా ఉంది ఇది 1 డివైడెడ్ బై 1 ప్లస్ F0 ద్వారా డివైడ్ చేశాము అదే ఇక్కడ Cn గా ఇవ్వబడుతుంది ఇప్పుడు మనం ఈ ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ సరళీకృతం చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టిF0విలువను 0 2589 గా ప్రత్యామ్నాయం చేయండి మరియు ఈ టర్మ్ మీరు ఇక్కడ కు వచ్చే సరళీకరణతో ఇక్కడ కు ట్రాన్స్ఫర్ చేయ బడుతుంది మరియు తరువాత మీరు ఈ ప్రత్యేక టర్మ్ కోసం ఏమి చేయాలి తదుపరి సరళీకరణ మీరు square రూట్ తీసుకున్న తర్వాత ఈ ప్రత్యేక పదం యొక్క కాస్ హైపర్బోలిక్ విలోమం తీసు కుంటారు కాబట్టి ఈ పదం ఎడమ వైపున ఉంది n కోసం సరళీకృతం చేయండి మీకు 8 కి సమానం అవుతుంది చూడండి మీకు అవసరమైన బటర్వర్త్ భావ నను మరియు ఫిల్టర్ యొక్క ఆర్డర్ ని ఉపయోగిస్తే ఈ ప్రత్యేక ప్రతిస్పందన ను గ్రహించడం మీరు నిజంగా చూడ వచ్చు ఇది ఆర్డర్ 19 అయితే మనం చెబిషెవ్ ఫిల్టర్ ను ఉపయోగిస్తే మనకు కేవలం 8 వ ఆర్డర్ మాత్రమే అవసరం అయితే నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను మనం రిపుల్స్ 1 dB కి సమానం గా ఉంటుందని భావించాము ఇప్పుడు ఇది 0 5 dB అయితే అవసరమైన ఎలిమెంట్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఇది మీ కోసం ఒక ఎక్సర్సైజ్ దయచేసి దీనిని 0 5 dB రిపుల్స్ వలె తీసుకోండి మరియు n యొక్క విలువ ఏమిటో చూడండి కానీ మీరు 8 కు సమానమైన n ను ఉపయోగిస్తే మీరు పెద్ద వ్యత్యాసాన్ని చూడ వచ్చు అంటే అవసరమైన మొత్తం ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ల సంఖ్య ఇక్కడ 8 మాత్రమే ఉంటుంది అవసరమైన మొత్తం కాంపొనెంట్స్ సంఖ్య 19 అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన వస్తువు యొక్క ఖర్చు చాలా ఎక్కువ గా ఉంటుందని మీరు చెప్పవచ్చు సర్క్యూట్ రియలైజేషన్ కూడా పెద్దది గా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఫిల్టర్ల ప్రతిస్పందన ఏమిటో తదుపరి ఉపన్యాసం లో మీకు చూపిస్తాను కాబట్టి నేటి ఉపన్యాసాన్ని సంగ్రహం గా చెప్పాలంటే మనం బటర్వర్త్ ఫిల్టర్ గురించి చర్చ ప్రారంభించాము ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ మరియు ఇంపెడెన్స్ స్కేలింగ్ యొక్క మునుపటి ఉపన్యాసం లో మనం చర్చించిన ఆ భావనను ఉపయోగిస్తాము మరియు తరువాత మనం బటర్వర్త్ ఉపయోగించి లో పాస్ ఫిల్టర్ను రూపొందించాము మరియు మనం చూశాము ఇండక్టర్ లేదా కెపాసిటెన్స్ ప్రతిస్పందన సరిగ్గా అదే విధంగా ఉన్నందున మీరు మొదటి ఎలిమెంట్స్ ని తీసు కుంటారు అప్పుడు మనం చెబిషెవ్ ఫిల్టర్ను చూశాము మరియు చెబిషెవ్ ఫిల్టర్ కోసం g పారామితులకు కనుగొనడానికి మరిన్ని దశలు అవసరమని మనం చూశాము అయితే ఈ ప్రత్యేక స్పెసిఫికేషన్ కోసం మీకు 19 ఎలిమెంట్స్ కి బదులు 8 ఎలిమెంట్స్ సంఖ్య మాత్రమే అవసరమవుతాయి ఇది చెబిషెవ్ ఫిల్టర్ యొక్క అడ్వాంన్టేజ్ కాబట్టి తరువాతి ఉపన్యాసం లో ప్రతిస్పందన ఏమిటో చూస్తాము అప్పటి వరకు రెండు స్పందనలు ఒక దానితో ఒకటి ఎలా పోల్చుకుంటాయో చూసాము చాలా ధన్యవాదాలు మీరు సంతోషంగా ఉండండి కష్టపడి పనిచేయండి తదుపరి సారి మిమ్మల్ని చూస్తాను